ప్రియమైన పాల్గొనేవారికి మద్దతు లభించింది మనలోని ఇతర శరీర భాగాలతో పోల్చితే మన కాళ్ళు పాదాలు కమ్యూనికేషన్లో చేత సమర్పించబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది సాధారణంగా అతని శరీరం యొక్క దిగువ భాగం ద్వారా తెలుస్తుంది మరియు అబద్ధం చెబుతున్న వ్యక్తి యొక్క ఎగువ శరీర భాగాలతో పోల్చితే దిగువ భాగం ఎక్కువ సంకేతాలను తెలియజేస్తుంది ఈ ఆలోచనను మొదట పాల్ ఎక్మాన్ చేయాలనుకుంటున్నాను మన పాదాలు మరియు కాళ్ళతో పోల్చితే మన ముఖ కవళికలతో పాటు మన చేతులు మరియు వేళ్లు కూడా మంచి చేతన మన కాళ్ళలో కనిపిస్తాయి ఉదాహరణకు మీరు ఒక వ్యక్తిని మార్గంలో అనుసరిస్తున్నప్పుడు మన ముందు నడుస్తున్న వ్యక్తి తడబడితే లేదా అతను ఆగిపోతే దాని వెనుక ఉన్న కారణం గురించి ఆలోచించకుండా మనం వెంటనే ఆగిపోతాము కాబట్టి ఈ సహజ సంకేతాలు మన కాళ్ళ సహాయంతో మరియు పాదాల స్థానంతో కమ్యూనికేట్ పరిస్థితులలో ఈ అవగాహనలు ప్రధానంగా ఉన్నాయని మరియు సాంస్కృతిక పరిస్థితుల ద్వారా పంచుకుంటాయని మేము కనుగొన్నాము మన ముఖ కవళికలు మన భావాలను వెల్లడిస్తున్నట్లు మన కాళ్ళు మరియు పాదాల స్థానం కూడా మన భావాలను తెలియజేస్తుంది మన కాళ్ళు మరియు పాదాలు యొక్క స్థానాల సహాయంతో కొన్ని భావాలు మరియు భావోద్వేగ వైఖరులు బాగా కమ్యూనికేట్ విశ్లేషించింది విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉందని మరియు మన సాధారణ అవగాహనలకు చాలా దగ్గరగా ఉందని మేము కనుగొన్నాము A అనే పేరును ఎంచుకున్న వ్యక్తి ఒక వైఖరిని లేదా దృశ్యమాన మొదలైనదాని గురించి వ్యక్తి ఎంపిక చేసుకుంటారు D అని పేరు పెట్టబడిన వ్యక్తికి బహిరంగంగా మరియు నిర్మాణాత్మకంగా విమర్శలను అంగీకరించడం కష్టం సాధారణంగా ఈ కూర్చొని ఉన్న భంగిమను ఎంచుకునే వ్యక్తులు విమర్శలను వినడానికి బదులు వెంటనే వారి రక్షణకు దూకుతారు మరియు వారి చర్యలను సమర్థించుకోవడానికి లేదా సంభాషణ సరళిని మార్చడం ద్వారా ఆ స్థానం నుండి బయటపడటానికి ఎల్లప్పుడూ ఆతురుతలో ఉంటారు E స్థానాన్ని ఎంచుకున్న వ్యక్తి చాలా మొండి పట్టుదల గల వ్యక్తిగా కనిపిస్తాడు మరియు అదే సమయంలో తొందరపడడు అతను లేదా ఆమె స్వీయ అభివృద్ధి కోసం ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టిన వ్యక్తి వీలైనంత మెరుగ్గా కనిపించడంలో సాధ్యమైనంత మెరుగ్గా ప్రదర్శించడంలో అందువల్ల ఆ వ్యక్తి ఆతురుతలో ఉన్న వ్యక్తి కాదు ఆ వ్యక్తి వేచి ఉండి చాలా ప్రయత్నాలు చేస్తాడు ఏదేమైనా అదే సమయంలో మా కైనెసిక్స్ మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది మనం కూర్చున్నప్పుడు సాధారణంగా మనకు సౌకర్యవంతమైన స్థానం కోసం చూస్తున్నామని అర్థం చేసుకున్నప్పటికీ అదే సమయంలో సామాజిక మరియు సాంస్కృతిక నిబంధనలను ఉల్లంఘించకూడదని మనం స్పృహలో ఉంటాము అయినప్పటికీ కూర్చున్న స్థానాలు మన అపస్మారక వ్యక్తిగా కనిపిస్తాడు అదే సమయంలో మోకాలు సూచనలకు లోబడి ఉండడు సాధారణంగా కనిపించే కొన్ని భంగిమలను మరియు వృత్తిపరమైన పరిస్థితులలో అవి దేనిని సూచిస్తాయో చూద్దాం మనకు కనిపించే చాలా సాధారణ భంగిమ క్రాస్ లెగ్ వదులుగా దాటితే ఇది సాధారణంగా వ్యక్తి సుఖంగా ఉందని మరియు అతను సౌకర్యవంతమైన స్థానాన్ని ఎంచుకున్నట్లు సూచిస్తుంది కార్యాలయంలో ప్రజలు తరచుగా ఈ భంగిమను ఎంచుకోవడాన్ని మనం కనుగొంటాము ఎందుకంటే ఇది సౌకర్యవంతమైనది ఏదేమైనా క్రాస్ చేయబడిందని మేము కనుగొన్నాము ఇది వ్యక్తి రక్షణాత్మకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఉపసంహరించబడిందని అందువల్ల పరిసరాలకు దాదాపుగా ఆమోదయోగ్యం కాదని ఇది చూపిస్తుంది వృత్తిపరమైన పరస్పర చర్యల సమయంలో ఈ స్థానాన్ని ఎంచుకున్న వ్యక్తులు బహిరంగంగా సంభాషణలో పాల్గొనరని మేము కనుగొన్నాము వారు చిన్న గుప్తీకరణ వాక్యాలను ఉపయోగిస్తారు మరియు ప్రతిపాదనలను తిరస్కరించడానికి వారు ఎల్లప్పుడూ ఆతురుతలో ఉంటారు ఎందుకంటే తరచుగా వారు వివరాలను పట్టించుకోరు అందువల్ల వాతావరణాన్ని సడలించడం మంచిది తద్వారా ప్రజలు శరీర భంగిమలను విడదీయవచ్చు మరియు వారి వైఖరిలో మరింత స్పందిస్తారు రిలాక్స్ పొజిషన్ను యొక్క సాధారణ వ్యాఖ్యానం ఏమిటంటే వ్యక్తి రక్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తాడు దీనికి మూడు దశాబ్దాలకు పైగా వ్యక్తులను ఇంటర్వ్యూ ఉందా లేదా ప్రతికూల భావోద్వేగాన్ని వెనక్కి తీసుకుంటుందా అని సూచించే పరిశోధకులు దాదాపుగా నిశ్చయాత్మకమైన పద్ధతిలో మనకు చెప్పారు ప్రతికూల భావోద్వేగం తప్పనిసరిగా కోపం లేదా ఇతరుల పట్ల బలమైన అయిష్టత ఉండకపోవచ్చు ఇది అనిశ్చితి లేదా భయము యొక్క తేలికపాటి అనుభూతి కావచ్చు లేదా ఇంటర్వ్యూ మొదలైనవాటిలో ప్రజలు సాధారణంగా ఎదుర్కొనే భయం మరియు భయం యొక్క సాధారణ పరిస్థితి కావచ్చు అయినప్పటికీ కుర్చీ కింద పాదాలను కూడా ఉపసంహరించుకుంటే స్థితిలో ఉంచుతారు అంకల్ లాక్ లో కలుపుతారు ఇవి మోకాళ్లపై విశ్రాంతి తీసుకుంటున్నాయి మరియు ఇచ్చిన పరిస్థితిలో ఒక వ్యక్తి అనుభూతి చెందుతున్న ఉద్రిక్తతను బట్టి తరచుగా చేతులు కుర్చీ యొక్క మోకాలు లేదా చేతులను గట్టిగా పట్టుకుంటాయి మరోవైపు మహిళలు సాధారణంగా వారి అంకల్ లాక్ సమానంగా ఉంటుంది ఈ స్లయిడ్లో అని పిలుస్తారు దీనిలో వ్యక్తి హాయిగా కూర్చొని ఒక కాలును మరొకదానిపై వేస్తాడు ఇది ఎల్లప్పుడూ ఆధిపత్య కాలు సాధారణంగా ప్రజలు హాయిగా ఉన్న స్థానాన్ని ఎంచుకుంటారు వ్యక్తి నియంత్రణలో ఉన్నట్లు సూచించే సన్నని వెనుక భంగిమ పిలువబడే తదుపరి భంగిమ వ్యక్తి వాదన మరియు అభిప్రాయాన్ని కలిగి ఉందని సూచిస్తుంది ఈ వ్యక్తికి ఇతర వ్యక్తుల అభిప్రాయాల పట్ల కొంత గౌరవం లేకపోవడం కొంత మొండితనం కూడా ఉంది మరియు ఇతర వ్యక్తుల సలహాలకు బహిరంగంగా ఉండడు మరియు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అతని లేదా ఆమె సొంత అభిప్రాయాన్ని నిరంతరం కలిగి ఉంటుంది సంఖ్యా 4 భంగిమ సాధారణంగా ప్రజలు అధికారిక పరిస్థితులలో నివారించమని సలహా ఇస్తారు ఈ స్లయిడ్లో పరిస్థితులలో రెండు చేతులు కాలు మీద బిగించబడిందని మరియు ఒక కాలు మరొకదానిపై అడ్డంగా విశ్రాంతి తీసుకుంటుందని మేము కనుగొన్నాము ఈ వ్యక్తి ఒక మొండి పట్టుదలగల మరియు కఠినమైన మనస్సు గల వ్యక్తి ఇచ్చిన పరిస్థితిలో ఇంకా చర్చలు జరపడానికి మానసిక స్థితిలో లేని వ్యక్తి వింతగా రిలాక్స్ పూర్తి పద్ధతిలో ప్రోత్సహిస్తుంది మరియు త్వరలో మాటలు చెప్పబడవు అందువల్ల ఒక నిర్దిష్ట రకం మళ్లింపు కోసం ఆలోచించడం అతని నిర్దిష్ట వ్యూహాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం తద్వారా ఈ బిగింపు స్థానం రద్దు చేయబడవచ్చు మరియు వ్యక్తి శరీర భాషలో హాయిగా అవుతారు హాయి శరీర భంగిమ కూడా మెదడుకు కొన్ని సంకేతాలను పంపుతుందని మరియు ఈ పరిస్థితిలో వేరే విధానాన్ని తీసుకోవచ్చు అని అతి త్వరలో మనకు అనిపించవచ్చు మనం తీసుకునే కొన్ని ఇతర స్థానాలు లెగ్ ట్వైన్ సాధారణంగా మహిళల్లో కనిపించే విషయం అయితే పురుషులలో కూడా ఇది కనిపిస్తుంది సమాంతర కాలు స్థానం సాధారణంగా స్త్రీ భంగిమతో సంబంధం కలిగి ఉంటుంది అయితే ఇది పురుషులలో కూడా కనిపిస్తుంది మహిళలలో ఇది స్త్రీలింగ మరియు సానుకూల భంగిమగా పరిగణించబడుతుంది ఇది వస్త్రధారణ తరగతుల్లో శిక్షణ పొందిన మహిళలు ఎంచుకోవడానికి నేర్పించే భంగిమ ఇది ఒక నిర్దిష్ట స్థాయి విశ్వాసం మరియు ఆకర్షణను కూడా సూచిస్తుంది ఏదేమైనా పురుషులలో ఇది సాధారణంగా బలహీనమైన దానితో సంబంధం కలిగి ఉంటుంది సంభాషణ సమయంలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు కాలు కొట్టడం ఉంటే అది సాధారణంగా శాంతింపచేసే చర్యగా పరిగణించబడుతుంది ఇది పదేపదే చేస్తే ఒక వ్యక్తి యొక్క ఉద్రిక్తతను ప్రదర్శిస్తుంది ఏదేమైనా మహిళల్లో ఇది తరచూ సరసమైన సంజ్ఞతో ముడిపడి ఉంటుంది మరియు దీనిని నివారించాలి మొదటిది మహారాజా భంగిమ లేదా లింకనెస్క్ భంగిమ ఇది విశ్వాసాన్ని మరియు ఆధిపత్య స్వభావాన్ని సూచిస్తుంది చేతులు ఎటువంటి ఉద్రిక్తత లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఒక నిర్దిష్ట కుర్చీపై కూర్చోవడానికి ఇది ఒక నమ్మకమైన మార్గం మరియు పాదాలు నేలపై గట్టిగా ఉంటాయి ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానాన్ని ఎంచుకుని ఒకరినొకరు ఎదుర్కొంటున్నట్లు మనం కనుగొంటే సంభాషణ నమ్మకంగా ఉంటుంది మరియు ఇది సానుకూల దిశలో కదులుతుంది రెండవ భంగిమను భంగిమ ద్వారా తక్షణం అంగీకరించాడని మరియు అమ్మకాలను చేయవచ్చని ఇది ఒక సూచన సెమీ ఫార్మల్ కలిసి చాలా కాలం పనిచేస్తున్న కార్యాలయంలో కూర్చున్నప్పుడు కాళ్ళు విస్తరించాయి అంతకుముందు జరిగిన వాటికి ప్రతిస్పందనగా అంగీకరించకూడదని సూచిస్తున్నాయి ఇది మొత్తం విశ్రాంతిని సూచించే భంగిమ ఏదేమైనా చర్చల సమయంలో ఈ భంగిమను చేపట్టినట్లయితే అంతకుముందు జరిగినదాన్ని వ్యక్తి అంగీకరించడం లేదని సూచిస్తుంది ఇది శరీరం యొక్క పై భాగం ఎంత వెనుకకు వాలుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ వెనుకకు వాలుట వ్యక్తి ఏదో ఒక సంఘటనకు లేదా ఒక వ్యక్తికి దూరాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్న సూచన ఇస్తుంది మనం రెండవ భంగిమను చూస్తే దీనిలో ఒక వ్యక్తి కుర్చీ చేయిపై కాలుతో కూర్చున్నాడు వ్యక్తి సాధారణంగా హాయిగా అనధికారికంగా ఉన్నాడని మనం సాధారణంగా భావించవచ్చు మరోవైపు అసలు భావోద్వేగాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయని మనం భావిస్తాము వ్యక్తి వ్యత్యాసంలో గుర్తించబడటమే కాకుండా ఇతర వ్యక్తుల పట్ల ఖచ్చితమైన శత్రుత్వాన్ని కూడా చూపిస్తాడు ఇది ఆధిపత్య స్థానం లేదా ఉన్నతమైన స్థానాన్ని కూడా తెలియజేస్తుంది మరియు అందువల్ల ఈ భంగిమలో కూర్చున్న వ్యక్తితో సంబంధం కలిగి ఉండటం కష్టం మూడవ భంగిమ రెండవ దాని పొడిగింపుగా తీసుకోవచ్చు ఇది అనధికారిక లేదా సహకారం కాదు వాస్తవానికి సమూహ పరిస్థితిలో కుర్చీ వెనుక భాగం కవచంగా తీసుకోబడింది కవచం ఇతర వ్యక్తులను లేదా చర్చలో ఉన్న అంశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు మరియు ఇది రెండవ భంగిమ యొక్క అర్థాలను కూడా కలిగి ఉంటుంది భంగిమ యొక్క సానుకూల మరియు ప్రతికూల అర్థాల యొక్క అవగాహన మన భంగిమల సహాయంతో ప్రతికూల సంభాషణను నివారించడానికి సహాయపడుతుంది మరియు అదే సమయంలో సమూహ పరస్పర చర్యలో ఇతర వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశాలను డీకోడ్ చేస్తుంది మన పాదాలను ఉంచే విధానం ఈ సమయంలో మనం మాట్లాడుతున్న ఇతర వ్యక్తుల పట్ల మన భావాలను కూడా ప్రతిబింబిస్తుంది మనం ఇతర వ్యక్తుల పట్ల ఓపెన్ ఆసక్తికరంగా చూపబడింది పాదాల భాష పాదాలు వ్యక్తి యొక్క నిజాయితీ భాగం ఎందుకంటే మన పాదాలు ఏమి చేస్తున్నాయో మనకు ఎల్లప్పుడూ తెలియదు కుర్చీ కాళ్ళ చుట్టూ కట్టిపడేసిన చీలమండలు ఇది సాధారణంగా అద్దంలో జరుగుతుంది సంగీతం లేకపోయినా ఒక అడుగు నొక్కడం అంటే వ్యక్తి ఆందోళనలో ఉన్నాడు లేదా వెళ్ళాలనుకుంటున్నాడు చీలమండలు దాటిన చెందుతారు విసుగు చెందినదానిని వివరించడానికి వేరే మార్గం లేదు పాదాలు గజిబిజిగా మరియు కొద్దిగా నృత్యం చేస్తే వ్యక్తి సంతోషంగా లేదా ఉత్సాహంగా ఉన్నాడు ఒకరి శరీరం మీ వైపుకు తిరిగితే కానీ ఒకటి లేదా రెండు పాదాలు తిరగకుండా ఉంటే వ్యక్తి మీతో ఉండటానికి ఇష్టపడడు ఒకటి లేదా రెండు పాదాలు దేనివై పైన ఉంటే వ్యక్తికి ఆసక్తి ఉన్నదానిని సూచిస్తాయి కాబట్టి వారి పాదం మీ నుండి దూరంగా చూపబడినప్పుడు వారి పాదం ఎక్కడ చూపబడిందో మీరు చూడాలనుకోవచ్చు ఎందుకంటే వారు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అనేదానికి లేదా వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అనేదానికి ఇది సమీపంలో ఉంటుంది ఒక పాదం మెలితిప్పడం ప్రారంభిస్తే ఇది వ్యక్తి సంతోషంగా లేదని చూపిస్తుంది పాదాలను వెడల్పుగా ఉంచినట్లయితే వ్యక్తి బలంగా మరియు కొన్నిసార్లు కోపంగా ఉన్నాడు నేను బాగున్నాను ఏమి పర్వాలేదు ప్రజలు సాధారణంగా తమకు నచ్చిన లేదా సౌకర్యవంతంగా ఉన్నవారి వైపు ఒక కాలు దాటుతారు మరియు ఇది వ్యతిరేక మార్గంలో కూడా పనిచేస్తుంది మీకు సౌకర్యంగా లేని ఒకరి పక్కన మీరు కూర్చుంటే మీరు వారి నుండి మీ కాలును దాటబోతున్నారు ఆపై మీరు సుఖంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చున్న సమస్య ఉంది మరియు వారిలో ఒకరి నుండి మీరు మీ కాలును దాటాలి అది ఇబ్బందికరమైనది కానీ మీ కోసం మాత్రమే ఇబ్బందికరమైనది ఎందుకంటే మీ శరీర భాష ఏమి చెబుతుందో వారికి తెలియదు లేదా బహుశా అది నేను మాత్రమే చివరకు ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నప్పుడు మరియు వారి దశలు ఒకే సమయంలో సరిపోతాయి కుడి ఎడమ కుడి ఎడమ వైపుకు వెళుతున్నప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడాలనుకుంటున్నారు మరియు వారు సాంకేతికంగా కానప్పటికీ వారు స్నేహితులు కావచ్చు కాని వారు ఒకరితో ఒకరు మాట్లాడాలనుకుంటున్నారు మన కూర్చున్న భంగిమ మన వైఖరి గురించి చాలా వెల్లడిస్తే మనం నిలబడే విధానం మన వైఖరులు మరియు ప్రవర్తన యొక్క అనేక అంశాలను సూచిస్తుంది కాళ్ళు వేరుగా చేయబడిన కాళ్ళ యొక్క పొడిగింపు స్ట్రాడ్లింగ్ వైఖరి తెలియజేస్తుంది మరియు సాధారణంగా ఇది ఏ వృత్తిపరమైన పరిస్థితుల్లోనూ ఎన్నుకోబడని స్థానం సమాంతర వైఖరి వ్యక్తి నుండి దిశను స్వీకరించడానికి ఎదురుచూస్తున్న యువ పాఠశాల పిల్లలలో మనం ఈ స్థితిని చూస్తాము ఇది వ్యక్తి యొక్క కొంత సంకోచాన్ని సూచిస్తుంది వ్యక్తికి వ్యత్యాసం ఉంది మరియు బహిరంగంగా ఒక అభిప్రాయాన్ని తెలివిగా చెప్పలేము అయితే ఇది ఈ వ్యక్తి యొక్క ఇష్టపూర్వక మరియు తక్షణ విధేయతను కూడా తెలియజేస్తుంది పిరుదుల వైఖరి పనిచేయడానికి అనుమతిస్తుంది ఈ వైఖరిని అవలంబించే వ్యక్తులు కొన్నిసార్లు హాయిగా నిలబడే వ్యక్తులుగా కనిపిస్తారు ఏది ఏమయినప్పటికీ వ్యక్తి తన చుట్టూ ఏమి జరుగుతుందో దానిపై ఖచ్చితంగా ఆసక్తి చూపడం లేదని అందుబాటులో ఉన్న మొదటి అవకాశంతో దూరంగా వెళ్లాలనే కోరిక ఉందని సూచిస్తుంది భూమిపై రెండు పాదాలతో నిలబడటం తటస్థమైన స్థానంగా పరిగణించబడుతుంది ఏదైనా వృత్తిపరమైన పరిస్థితిలో మన పరస్పర చర్యలను ప్రారంభించడానికి ఉత్తమమైనది దీనితో పోల్చితే ఫుట్ ఫార్వర్డ్ అని కూడా పిలుస్తారు స్పష్టంగా ఇది రక్షణాత్మక ప్రతికూల భంగిమ ఇది ఒక నిర్దిష్ట దృడత్వం కలిగి ఉంటుంది ఏది ఏమయినప్పటికీ చేతుల దృడత్వం అలాగే ముఖ కవళికల ఆధారంగా దృడత్వం యొక్క పరిధి ప్రదర్శించబడుతుంది అవి మూసివేయబడి దృడంగా ఉంటే అప్పుడు దృడత్వం యొక్క పరిధి చాలా బాగుంది అదే సమయంలో ఈ భంగిమ యొక్క అస్థిరత ఒక నిర్దిష్ట నిబద్ధతను సూచిస్తుంది ఎందుకంటే ఈ వైఖరిని ఎంచుకున్న వ్యక్తి సంభాషణ పూర్తి అయ్యేవరకు కూర్చుంటాడు చర్చలను మధ్యలో వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోడు కొన్నిసార్లు ఇది సమర్పణ చర్యగా తీసుకోబడుతుంది ఇది వ్యక్తి అక్కడే ఉండాలని కోరుకునే అసహనాన్ని కూడా తెలియజేయదు ఏదేమైనా ఇది ఒక వ్యక్తి పట్ల లేదా చేతిలో ఉన్న పరిస్థితి వైపు ఒక నిర్దిష్ట స్థాయి భద్రతను సూచిస్తుంది కాబట్టి ఇది ఒక వ్యక్తి యొక్క రక్షణాత్మక మరియు భద్రతను సూచించే ప్రతికూల స్థానం అయినప్పటికీ ఇది తొందరపాటు భంగిమ కాదు మరియు అవతలి వ్యక్తి ఓపికతో ఉంటే సంభాషణ ద్వారా ఈ స్థితిలో ప్రతికూలతను తీయవచ్చని మేము భావిస్తున్నాము కొన్నిసార్లు మనం కదులుతున్న పాదాలు స్థానానికి వ్యతిరేకం మరియు వారు ఈ స్థానం నుండి దూరంగా వెళ్లడానికి పరిస్థితిని విడిచిపెట్టి పారిపోవడానికి ఒక వ్యక్తి యొక్క తొందరపాటు వైఖరిని సూచిస్తుంది ఒక వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు అసహనాన్ని సూచించడానికి ఒక పాదాన్ని పదేపదే నొక్కండి అదేవిధంగా నిలబడి లేదా కూర్చున్నప్పుడు వారి పాదాలతో నొక్కడం అసహనాన్ని సూచిస్తుంది మరియు అదే సమయంలో చెప్పబడుతున్న దానిపై కొంత అసంతృప్తిని కూడా సూచిస్తుంది కొన్నిసార్లు తన పాదంతో నొక్కే వ్యక్తి ఆమె లేదా అతను రిపార్టీపై ప్రయాణించడానికి లేదా సంభాషణకు ఏదైనా జోడించడానికి ఆసక్తి కలిగి ఉంటాడని మరియు ఈ పరిస్థితిలో వ్యక్తికి పాల్గొనడానికి మరియు మాట్లాడటానికి అవకాశం ఇవ్వవలసి ఉంటుంది వృత్తిపరమైన పరిస్థితిలో కదులుతున్న పాదం పట్ల అలాగే ఒక స్థానం పట్ల సానుకూల వైఖరి ఉంటుంది ఇంటరాక్టివ్ కనుకోవాలి అస్థిరత ఎందుకు ఉంది పరిస్థితి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు సంతృప్తికరమైన రీతిలో పరిష్కరించడానికి ప్రయత్నించాలి స్టాంపింగ్ అడుగులు మన శత్రుత్వాన్ని సూచిస్తాయి సాధారణంగా ఇది పెద్దలలో పిల్లతనం ప్రవర్తనగా పరిగణించబడుతుంది ఇది విపరీతమైన కోపం లేదా తీవ్ర నిరాశ యొక్క ప్రతిబింబం ఇది ఎల్లప్పుడూ నివారించబడాలి 45 డిగ్రీల ఓపెన్ పొజిషన్ కొనసాగితే మరియు కాళ్ళు లేదా కాళ్ళ యొక్క స్థితిని కూడా కొద్దిగా తెరవకపోతే అవతలి వ్యక్తి పూర్తిగా బయటి వ్యక్తిగా భావిస్తాడు మరియు ఈ స్థితిలో పాల్గొనడం అసాధ్యం అవుతుంది క్లోజ్డ్ స్థానానికి వెళ్ళవచ్చు మీరు మొదటి ఛాయాచిత్రంలో శరీర హావభావాలు మరియు భంగిమలను పరిశీలిస్తే అవి ఒకదానికొకటి అనిశ్చితి భావాన్ని ప్రదర్శిస్తాయని మేము కనుగొన్నాము మరోవైపు రెండవ ఛాయాచిత్రంలో ఇది సంజ్ఞలు మరియు భంగిమల ద్వారా ప్రదర్శించబడే మరొకరి బహిరంగ అంగీకారం నెట్ వర్కింగ్ కార్యక్రమంలో కాళ్ళు మరియు పాదాల కదలికల విశ్లేషణ జరిగింది వారు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా సంభాషణలో పాల్గొనే ముందు వారి మానసిక పరిస్థితులు కాళ్ళు మరియు పాదాల స్థానం నుండి మనం ఊహించవచ్చు టాపిక్ క్రింద ఏమి జరుగుతుందో దానిపై శ్రద్ధ వహించండి కొంచెం తెలిసిన వాస్తవం పాదాలు మన శరీరంలోని రెండు వ్యక్తీకరణ భాగాలు మన కాళ్ళు మరియు పాదాలు సంభాషించే దాని గురించి మనం ఏమి కనుగొనవచ్చో చూద్దాం ఈ వ్యక్తి నడుము నుండి చూస్తే నిమగ్నం అనిపించవచ్చు కాని వాస్తవానికి అతను తన పాదాల దిశలో తలుపు వెలుపల పయనించాలని కోరుకుంటాడు ఈ నెట్వర్కింగ్ కార్యక్రమంలో వారిని చూద్దాం వేరే చోట ఉండాలని ఎవరు కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు మీకు అర్థమైంది తన పాదంతో తలుపు వైపు చూపిస్తున్న వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నిజంగా ఇష్టపడుతున్నారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వారి కాళ్ళు మరియు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి అదే నిలబడి ఉన్న స్థితిలో నిజం వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంభాషణలో నిమగ్నమై ఉన్నట్లు మీరు చూసినప్పుడు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించకపోవడం తెలివైనది కానీ నిరాశ చెందకండి మీరు ఇప్పటికే పురోగతిలో ఉన్న సంభాషణలో చేరాలనుకుంటే మీరు చేయగలిగేవి రెండు ఉన్నాయి మొదట మరొక వ్యక్తిని చేర్చడానికి తెరిచిన ఒక జంట లేదా ముగ్గురిని కనుగొనండి వారు తెరిచి ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు ఏదైనా వారి కాళ్ళు మరియు పాదాల స్థానం ద్వారా మీకు అర్థమైంది సంభాషణలో చేరే అవకాశాన్ని పెంచే రెండవ మార్గం కాపీకాట్ గ్రహించి మిమ్మల్ని చేర్చడానికి మంచి అవకాశం ఉంది మేము ఇప్పుడే మాట్లాడుతున్నాము ఇప్పుడు మీ ఉత్తమ అడుగు ముందుకు వేయడానికి మీకు తగినంత సమాచారం ఉందని నేను ఆశిస్తున్నాను మోకాలి పాయింట్లను అవతలి వ్యక్తి దిశలో చూపిస్తే అది అవతలి వ్యక్తి లేదా అతని ప్రకటన యొక్క ప్రత్యక్ష తిరస్కరణ ఛాయాచిత్రం B లో ఇతర వ్యక్తి దిశలో కదిలిన అరికాలు అని మేము కనుగొన్నాము కొన్ని సంస్కృతులలో ఇది చాలా అవమానకరమైనదిగా కనిపిస్తుంది అన్ని సంస్కృతులలో ఇది తిరస్కరణ యొక్క భంగిమ మరియు ఇది చాలా ప్రతికూలమైనదిగా పరిగణించబడుతుంది సంభాషణ యొక్క బహిరంగ ప్రవాహాన్ని ఇది వెంటనే ఆపుతుంది మరియు ఏదైనా సంభాషణలో హానికరం మన కాలి వేళ్లు యొక్క స్థానం మన వైఖరి యొక్క అనుకూలత లేదా ప్రతికూలతను సూచిస్తుంది పైకి చూపే కాలి వేళ్లు పైకి చూపిస్తుంటే అది కనీసం ఒక శుభవార్త లేదా ఆనందించే సంభాషణ అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు దీనికి విరుద్ధంగా కాలి వేళ్లు వ్యక్తీకరణలుగా ఉపయోగించబడే హావభావాలలో ఇది కూడా ఒకటి ఈ వీడియోలో ఒకరి పాదాలు వేర్వేరు పరిస్థితులలో ఏమి చెబుతున్నారో విశ్లేషించడాన్ని మనం చూడవచ్చు వారి శరీర భాషను నియంత్రించండి వారు ఎక్కువగా వారి ముఖ కవళికలు మరియు చేతి మరియు చేయి సంజ్ఞలపై దృష్టి పెడతారు మరియు కాళ్ళు మరియు పాదాలు వినిపించనివి కాబట్టి నిజం దాదాపు ఎల్లప్పుడూ కనుగొనబడిన ప్రదేశం నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను ఉదాహరణకు మీరు సహోద్యోగితో మాట్లాడుతున్నట్లయితే ఎగువ శరీరం మీ వైపు ఉంది కానీ ఎవరి కాళ్ళు మరియు పాదాలు తలుపు వైపు తిప్పాయి సంభాషణ పూర్తయిందని గ్రహించండి ఆమె పాదాలు ఆమె బయలుదేరాలని చెబుతున్నాయి ఎవరైనా కూర్చొని కాళ్లు క్రాస్ చేసినట్లు మీరు గమనించినట్లయితే నా బొటనవేలు మీ నుండి దూరంగా ఉంటుంది అప్పుడు మీరు బహుశా నా ఆసక్తిని కోల్పోయారు అడుగులు మరియు కాళ్ళు విస్తరించి ఉండటం అంటే ఎవరైనా సుఖంగా లేదా సురక్షితంగా భావిస్తారు కాని చీలమండలు లాక్ చేసి ఉపసంహరించుకున్నప్పుడు లేదా కుర్చీ కాళ్ళ చుట్టూ చుట్టినప్పుడు ఆ వ్యక్తి అసురక్షితంగా భావిస్తాడు లేదా వదిలివేయబడతాడు టాప్పింగ్ బౌన్స్ పొందాడని ఆ వ్యక్తి భావిస్తున్నాడని మీరు చాలా చక్కగా హామీ ఇవ్వవచ్చు ఇచ్చిన లింక్లో తీసుకుంటాను ధన్యవాదాలు